కీవర్డ్లు కంట్రోలర్controller ఫీడ్బ్యాక్ కంట్రోల్ ఉష్ణోగ్రత ఎర్రర్ నియంత్రణ ఇన్పుట్ ఫీడ్ఫార్వర్డ్ నియంత్రణ చట్టం శుభ మధ్యాహ్నం మరియు ఈ కోర్సు యొక్క 14 వ పాఠానికి స్వాగతం ఈ రోజు మనం చూడబోతున్నవి ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ మరియు రేషియో కంట్రోల్ ఇప్పటివరకు మనం తరచూ క్లాసికల్ కంట్రోల్ స్ట్రక్చర్ ను చూశాము కానీ ఈ రోజు మనం సూత్రప్రాయంగా ప్రాథమికంగా భిన్నమైన కొన్ని ఇతర నియంత్రణ నిర్మాణాలను పరిశీలిస్తాము దానికి ముందు మనం బోధనా లక్ష్యాలను పరిశీలించాలి కాబట్టి పాఠం నేర్చుకున్న తరువాత విద్యార్థులు ఒక ప్రయోజనాన్ని మరియు ఫీడ్బ్యాక్ నియంత్రణపై ఫీడ్ఫార్వర్డ్ నియంత్రణ యొక్క ఒక ప్రతికూలతను వివరించగలగాలి ఫీడ్బ్యాక్ నియంత్రణ యొక్క ప్రాథమిక ప్రతికూలత ను ఈ ఫీడ్ ఫార్వర్డ్ నిర్మాణం అధిగమించగలదు మరియు మరోవైపు ఫీడ్ ఫార్వర్డ్ నిర్మాణం కూడా ప్రతికూలతను కలిగి ఉంటుంది అది ఫీడ్ బ్యాక్ నియంత్రణ ద్వారా అధిగమించబడుతుంది కాబట్టి మనం ఈ రెండింటిని అంచనా వేసి మరియు ఇచ్చిన నియంత్రణ సమస్య కోసం మనం ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ లూప్ నిర్మాణాన్ని గీయగలగాలి మరియు ఫీడ్ఫార్వర్డ్ నియంత్రణకు కొంత ప్రయోజనం ఉందని నేను ఇప్పుడు చెప్పాను దీనికి కొంత ప్రతికూలత కూడా ఉంది కాబట్టి ఉత్తమ ఫలితాల కోసం ఒక నియంత్రణ కాన్ఫిగరేషన్లో ఫీడ్ఫార్వర్డ్ నియంత్రణ మరియు ఫీడ్బ్యాక్ నియంత్రణ రెండింటినీ ఉపయోగించాలి కాబట్టి అలాంటి లూప్ లను ఎలా గీయాలో మనం చూస్తాము మరియు చివరకు వివిధ థర్మల్ మరియు రసాయన ప్రక్రియలలో చాలా సాధారణమైన ఒక నిర్దిష్ట రకమైన నియంత్రణ సమస్యను పరిశీలిస్తాము దీనిని నిష్పత్తి నియంత్రణ అంటారు ఇది ఈ ఫీడ్బ్యాక్ ఫీడ్ ఫార్వర్డ్ కాన్ఫిగరేషన్ ను పోలి ఉంటుంది కాబట్టి ఇవి మన బోధనా లక్ష్యాలు కన్వెన్షనల్ ఫీడ్బ్యాక్ నియంత్రణ నిర్మాణాన్ని చూద్దాం కాబట్టి మనం చూసినట్లుగా ఇక్కడ మీకు ఇక్కడ సెట్ పాయింట్ ఉన్న ప్రసిద్ధ నిర్మాణం ఉంది ఇది సెట్ పాయింట్ మరియు ఇది ఫీడ్బ్యాక్ మరియు ఇక్కడ మీకు ఎర్రర్ ఉంది ఇది మీ కంట్రోలర్ ఇది కంట్రోల్ ఇన్పుట్ u ఇది ప్లాంట్ కు వెళుతుంది ఇది ప్లాంట్ మరియు ఇది ఔట్పుట్ ను ఉత్పత్తి చేస్తుంది ప్లాంట్ కు అనేక అవాంతరాలు ఉన్నాయని మనం ఇంతకుముందు చర్చించాము అవి మన నియంత్రణ అవుట్పుట్ను కూడా ప్రభావితం చేస్తుంది ఇది అవుట్పుట్ను ప్రభావితం చేసేది మాత్రమే కాదు అవుట్పుట్ను కూడా ప్రభావితం చేసే ఇతర కారకాలు ఉన్నాయి మరియు ఇవి మన నియంత్రణకు మించినవి సాధారణంగా ఇటువంటి కారకాలను మనం డిస్టర్బన్స్ అని పిలుస్తాము ఇప్పుడు ఉదాహరణకు ఫీడ్బ్యాక్ నియంత్రణ నిర్మాణాలను ఉపయోగించి మనం కొన్నిసార్లు డిస్టర్బన్స్ ల గురించి జాగ్రత్త వహించాలనుకుంటున్నాము మరియు నియంత్రణ నిర్మాణంలో కూడా డిస్టర్బన్స్ లను జాగ్రత్తగా చూసుకోవడం సాధ్యమని మనం చూశాము కానీ స్టడీ స్టేట్ కేసు లో మాత్రమే సాధ్యమవుతుంది సాధారణంగా ఫీడ్బ్యాక్ నియంత్రణ నిర్మాణం చాలా వేగంగా తటస్థీకరించడంలో చాలా సమర్థవంతంగా ఉండదు మరియు ఇది ఫీడ్బ్యాక్ నియంత్రణ యొక్క ప్రాథమిక ప్రతికూలత దీని కోసం ఫీడ్ ఫార్వర్డ్ సాధారణంగా ఎలా ఉపయోగించబడుతుంది కాబట్టి ఫీడ్బ్యాక్ నియంత్రణ యొక్క ప్రధాన ప్రతికూలత ఏమిటంటే నియంత్రణ చర్య సెట్ పాయింట్ మార్పు కోసం వెంటనే మొదలవుతుంది కాని లోడ్ డిస్టర్బన్స్ లో మార్పు ఉంటే అవ్వదు కాబట్టి ఇది సెట్ పాయింట్లోని ఏదైనా మార్పుకు వెంటనే స్పందిస్తుంది కానీ మనం ఇచ్చే డిస్టర్బన్స్ లో మార్పు కోసం కాదు అది ఎందుకు అని చూద్దాం మీరు ఫీడ్బ్యాక్ లూప్ ని చూస్తే ఫీడ్బ్యాక్ లూప్ ని చూద్దాం మళ్ళీ దీన్ని అభినందించడానికి మనం వెనక్కి వెళ్ళాలి కాబట్టి మనం ఎప్పటికప్పుడు అధ్యయనం చేసిన కన్వెన్షనల్ ఫీడ్బ్యాక్ నియంత్రణ నిర్మాణాన్ని చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనకు ఇది సెట్ పాయింట్ ఇది ఫీడ్బ్యాక్ మరియు ఇది ఎర్రర్ ఇది కంట్రోల్ ఇన్పుట్ u ఇది అవుట్పుట్ y మరియు ఇది డిస్టర్బన్స్ d మనం ఇవన్నీ చూశాము ఇప్పుడు ఇలా జరుగుతుంది ఫీడ్బ్యాక్ కంట్రోలర్ ఎప్పుడు పని చేస్తుంది ఇది తప్పనిసరిగా ఎర్రర్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎర్రర్ మారితే మరియు ఎర్రర్ మొత్తం మారితే నియంత్రణ ఇన్పుట్ తదనుగుణంగా మారుతుంది కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం సెట్ పాయింట్లో అకస్మాత్తుగా మార్పు ఉంటే వెంటనే ఎర్రర్ లో సంబంధిత ఆకస్మిక మార్పు ఉంటుంది కాబట్టి వెంటనే ఇన్పుట్ సెట్ పాయింట్కు అనుగుణంగా వెంటనే మారడం ప్రారంభిస్తుంది కాబట్టి ఫీడ్బ్యాక్ కంట్రోలర్ సెట్ పాయింట్ మార్పులకు వేగంగా స్పందింస్తుంది కానీ డిస్టర్బన్స్ లెవెల్ లో మార్పు వచ్చినప్పుడు ఎం జరుగుతుంది ఉదాహరణకు మనం పొజిషన్ ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని అనుకుందాం మోటారు యొక్క యంగులార్ పొజిషన్ అని అనుకుందాం ఇది గేరింగ్ మొదలైన వాటి ద్వారా ఇతర పొజిషన్ లకు సంబంధించినది కావచ్చు కాబట్టి మీరు నిర్మాణాన్ని చూసినట్లయితే ఏమి జరుగుతుంది అంటే అక్కడ ఎలెక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనే నియంత్రణ ఇన్పుట్ ఉంది కానీ డిస్టర్బన్స్ లెవెల్ లో మార్పు వచ్చినప్పుడు లోడ్ టార్క్ అనే డిస్టర్బన్స్ ఉంది ఇది యాక్సిలేరేషన్ ని సృష్టిస్తుంది కాబట్టి ఇది వాస్తవానికి θ డబుల్ డాట్ను సృష్టిస్తుంది ఇది ఒక స్థాయి ఇంటిగ్రేషన్ తర్వాత మీకు θ డాట్ను ఇస్తుంది మరియు మరొక స్థాయి ఇంటిగ్రేషన్ తరువాత θ ను ఇస్తుంది కాబట్టి డిస్టర్బన్స్ ఇక్కడ ప్రవేశిస్తుంది మరియు చివరకు అవుట్పుట్లో మార్పును ఉత్పత్తి చేయడానికి రెండుసార్లు ఇంటిగ్రేట్ చేయాలి కాబట్టి ఇవి ఇంటిగ్రేటర్లు కనుక ఇవి నెమ్మదిగా ఉన్న పరికరాలు కాబట్టి డిస్టర్బన్స్ లో స్టెప్ మార్పు ఉన్నప్పటికీ అవుట్పుట్లో స్టెప్ మార్పు ఉండదు కానీ అవుట్పుట్ నెమ్మదిగా తగ్గుతుంది కాబట్టి లోడ్ టార్క్ అకస్మాత్తుగా పెరిగితే అప్పుడు తీటా నెమ్మదిగా పడిపోతుంది ఇప్పుడు ఫీడ్బ్యాక్ కంట్రోలర్ ఎర్రర్ కి మాత్రమే స్పందించగలదు కాబట్టి y లో నెమ్మదిగా మార్పు ఉంటే ఎర్రర్ యొక్క మార్పు కూడా నెమ్మదిగా ఉంటుంది కాబట్టి ఫీడ్బ్యాక్ కంట్రోలర్ వెంటనే దాని ఇన్పుట్ను పెంచడానికి ప్రయత్నించదు ఎందుకంటే డిస్టర్బన్స్ స్థాయి పెరిగింది కానీ అది నెమ్మదిగా ఇన్పుట్ను మారుస్తుంది అంటే వేగం తగినంత మేరకు పడిపోతుంది ఆపై నెమ్మదిగా ఫీడ్బ్యాక్ నియంత్రణ చర్య అమలులోకి వస్తుంది ఆపై ఇన్పుట్ పెరుగుతుంది మరియు స్పీడ్ ఎర్రర్ సరిదిద్దబడుతుంది ఇప్పటివరకు స్పీడ్ ఎర్రర్ వాస్తవానికి ఎక్కువ కాలం కొనసాగుతుంది ఇది నియంత్రణ యొక్క ప్రాథమిక లోపం మరియు ఇటువంటి లోపాన్నే ఫీడ్ ఫార్వర్డ్ పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మనకు ఫీడ్బ్యాక్ నియంత్రణ లోపం ఉంది నియంత్రణ చర్య సెట్పాయింట్ మార్పు తో వెంటనే మొదలవుతుంది కాని లోడ్ డిస్టర్బన్స్ యొక్క మార్పుల తో కాదు అందువల్ల మీకు పెద్ద టైం కాన్స్టెంట్ లు లేదా డిలే ఉన్న ప్రక్రియలలో చివరకు అవుట్పుట్లో చూపించడానికి డిస్టర్బన్స్ కి చాలా సమయం పడుతుంది మీ దిద్దుబాటు చర్య లో డిలే ఉన్నట్లయితే నియంత్రణ అసమర్థంగా ఉంటుంది ఎందుకంటే పెద్ద ఎర్రర్ లు ఎక్కువ సమయం వరకు కొనసాగవచ్చు కాబట్టి ఇది సమస్య స్పీడ్ లేదా పొజిషన్ నియంత్రణలో టార్క్ డిస్టర్బన్స్ ఒక విలక్షణ ఉదాహరణ ఇదే మనం ఇప్పటివరకు చర్చించినది రెండవది ఉదాహరణకు ఉష్ణోగ్రత నియంత్రణ కూలంట్ పంప్ ప్రెషర్ కూలంట్ ప్రెషర్ లో మార్పు కూలంట్ ఫ్లో ని ప్రభావితం చేస్తుంది కూలంట్ ఫ్లో లో మార్పు నుండి తగ్గుతున్న ఉష్ణోగ్రత వరకు పెరుగుతున్న ఉష్ణోగ్రత వరకు వెస్సెల్ యొక్క థర్మల్ కెపాసిటీ ని కలిగి ఉంటుంది బహుశా అది రియాక్టర్ కావచ్చు కాబట్టి కూలంట్ పంప్ ఫ్లో అకస్మాత్తుగా పడిపోయినా ఉష్ణోగ్రత పడిపోవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి కూలంట్ ఫ్లో కి దిద్దుబాటు చర్య ఫీడ్బ్యాక్ నియంత్రణ నిర్మాణాన్ని ఉపయోగించినట్లైతే అది జరగదు కాబట్టి మనకు ఫీడ్ ఫార్వర్డ్ నియంత్రణ ఉంది ఇప్పుడు మొదట ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ స్వచ్ఛమైన రూపం ఏమిటో చూద్దాం ప్రాథమిక సూత్రం ఏమిటంటే మీరు లోడ్ డిస్టర్బన్స్ మార్పును కొలవాలి కాబట్టి ఫీడ్బ్యాక్ నియంత్రణలో లోడ్ డిస్టర్బన్స్ మార్పు కొలవబడదు ప్రక్రియ అవుట్పుట్ ని కొలుస్తారు కానీ డిస్టర్బన్స్ అవుట్పుట్ను ప్రభావితం చేయడానికి సమయం పడుతుంది కాబట్టి ఫీడ్ ఫార్వర్డ్ నియంత్రణలో లోడ్ డిస్టర్బన్స్ ని కొలవడం మాత్రమే కాబట్టి ఇది సాధ్యం అవ్వచ్చు లేదా కాకపోవచ్చు అది సాధ్యం కాకపోతే మీరు ఫీడ్ఫార్వర్డ్ను వర్తింపజేయలేరు కాబట్టి ఇది ఫీడ్ఫార్వర్డ్ యొక్క అనువర్తనాన్ని రెండు పరిస్థితులకు పరిమితం చేయడాన్ని కూడా చూపిస్తుంది ఇక్కడ డిస్టర్బన్స్ ల ను కొలవవచ్చు మరియు అనేక సందర్భాల్లో డిస్టర్బన్స్ లను కొలవవచ్చు కాబట్టి మీరు లోడ్ డిస్టర్బన్స్ కొలవ గలిగితే అది అవుట్పుట్ను ప్రభావితం చేయడానికి ముందే మీరు ప్రెడిక్టివ్ యాక్షన్ తీసుకోవచ్చు తద్వారా ఎర్రర్ లు నిజంగా ఉత్పత్తి చేయబడవు కాబట్టి ఇక్కడ మీ వద్ద ఉన్నది ఏమిటంటే మీకు ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోలర్ ఉన్న ఒక ప్రక్రియ ఉంది మరియు మీరు డిస్టర్బన్స్ ని కొలుస్తారు మరియు మీరు దాన్ని తిరిగి ఫీడ్ఫార్వర్డ్ నియంత్రికకు ఫీడ్ చేస్తారు కాబట్టి ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోలర్ మరియు రిఫరెన్స్ రెండూ ఫీడ్లో ఉపయోగించబడతాయి కాబట్టి ఫీడ్ఫార్వర్డ్ కంట్రోలర్ ఇన్పుట్ను లెక్కించడానికి రిఫరెన్స్ విలువను అలాగే డిస్టర్బన్స్ యొక్క విలువను ఉపయోగిస్తుంది ఇప్పుడు మీరు దానిని జాగ్రత్తగా చూస్తే మీరు ఇది ఓపెన్ లూప్ నియంత్రణ యొక్క ఒక రూపం అని గ్రహిస్తారు అవుట్పుట్ నుండి ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉండదు కానీ రెండు ఇన్పుట్లు గ్రహించబడతాయి మరియు నియంత్రణ చర్య అందించబడుతుంది కాబట్టి ఏమి జరుగుతుందో సహజంగానే మీ పరిహారం నిజంగా మీరు కోరుకున్న తుది ఫలితంపై ఆధారపడి ఉండదు దీని అర్ధం డిస్టర్బన్స్ లో మార్పు ఉంటే ఎంత ఇన్పుట్ ద్వారా ఎంత డిస్టర్బన్స్ మార్పు ని కాంపన్సెట్ చేయాలి దీనిని తప్పక ముందే తెలుసుకోండి ఎందుకంటే ఈ సంబంధాన్ని అనుకుందాం మీకు డిస్టర్బన్స్ లో పది శాతం మార్పు ఉంటే మీరు ఇన్పుట్లో ఐదు శాతం మార్పును వర్తింపజేయాలి అని అనుకుందాం ఇప్పుడు ఐదు శాతం వాస్తవానికి ఆరు శాతంగా మారుతుందని అనుకుందాం అప్పుడు ఏమి జరుగుతుందో మీరు ఓవర్ కాంపన్సేట్ చేసినట్లయితే అప్పుడు అవుట్పుట్ నిర్వహించబడదు మీరు అవుట్పుట్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకోనందున మీకు ఇది తెలుసుకునే మార్గం లేదు కాబట్టి తప్పనిసరిగా ఫీడ్ ఫార్వర్డ్ నియంత్రణ యొక్క ప్రభావం సెట్ పాయింట్ ఔట్పుట్ ను ఎలా ప్రభావితం చేస్తుందో మరియు ఇతర పదాలలో ఔట్పుట్ ను ఎలా ప్రభావితం చేస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవడంపై ఆధారపడి ఉంటుంది ఫీడ్ ఫార్వర్డ్ నియంత్రణ ఖచ్చితమైనదిగా ఉండటానికి ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వడానికి మీరు ప్రాసెస్ మోడళ్లను చాలా ఖచ్చితంగా తెలుసుకోవాలి మరియు మోడలింగ్ ఎర్రర్ నేరుగా నియంత్రణ ఎర్రర్ లో చూపబడుతుంది కానీ ఫీడ్బ్యాక్ విషయంలో ఇది జరగదు ఫీడ్బ్యాక్ నియంత్రణ ప్రతిచోటా ఉపయోగించబడే గొప్ప ప్రయోజనం ఆ ఫీడ్బ్యాక్ నియంత్రణ మోడల్పై గణనీయమైన మేరకు ఆధారపడదు ఇది మోడళ్లపై ఆధారపడి ఉంటుంది కానీ మీరు వాస్తవానికి అవుట్పుట్ను తనిఖీ చేస్తున్నందున మీకు నిజంగా అవసరం లేదు ప్రాసెస్ మోడల్ యొక్క చాలా ఖచ్చితమైన వివరణ మీకు నిజంగా అవసరం లేదు ఇది ప్రాథమిక వ్యత్యాసం ఫీడ్బ్యాక్ నియంత్రణ యొక్క ప్రాథమిక ప్రయోజనం మరియు ఫీడ్ఫార్వర్డ్ నియంత్రణ యొక్క ప్రాథమిక ప్రతికూలత కాబట్టి ఇప్పుడు దీనిని గుర్తించిన తరువాత ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోలర్లను ఎలా డిజైన్ చేయవచ్చో అర్థం చేసుకుందాం ఇప్పుడు ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోలర్ యొక్క రూపకల్పనకు ఒక మోడల్ అవసరమని మనం చెప్పుకునట్లుగా ఇప్పుడు మోడల్స్ పొందడం కష్టం కానీ ఆ ఇబ్బందులతో కూడా స్టడీ స్టేట్ మోడల్ లను పొందడం చాలా సులభం కాబట్టి మొదట స్టడీ స్టేట్ మోడల్ ఆధారంగా మనం ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోలర్ను ఎలా రూపొందించగలం అని చూద్దాం స్పష్టంగా ఆ కంట్రోలర్ మనకు డిస్టర్బన్స్ కి తగ్గ ట్రాన్సియెంట్ రెస్పాన్స్ ను ఇవ్వకపోవచ్చు కానీ మొదటిగా స్టడీ స్టేట్ మోడల్ ల ఆధారంగా ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోలర్ను ఎలా రూపొందించాలో చూడాలి ఇక్కడ ఒక ప్రక్రియ ఉంది ఇక్కడ మనకు ట్యాంక్ ఉంది అందులో ప్రవహించే కొంత ద్రవం ఉంది మరియు ఇన్లెట్ ద్రవానికి కొంత ఉష్ణోగ్రత Ti ఉంటుంది మరియు ఒక అవుట్లెట్ ఫ్లో F ఉంది మరియు ఒక ఉష్ణోగ్రత T ఉంది దానిని ఎలా నిర్వహిస్తున్నాము ఈ స్టీమ్ వాల్వ్ స్థానాన్ని కాకుండా స్టీమ్ వాల్వ్ ప్రవాహాన్ని మార్చడం ద్వారా మనం నిర్వహించాలను కుంటున్నాము మరియు సరళత కోసం మనం దీనిని నిర్వహిస్తున్నాము ఈ u ని మార్చడం ద్వారా మనం వాస్తవానికి ప్రక్రియకు హీట్ ఇన్పుట్ను మార్చగలము కాబట్టి ప్రాసెస్ మోడల్ సమీకరణాలు ఏమిటి మీకు రెండు మోడల్ లు ఉన్నాయి ఒకటి మాస్ బ్యాలెన్స్ ఇది A ట్యాంక్ యొక్క క్రాస్ సెక్షన్ మరియు H ఎత్తు కాబట్టి dH dt అనేది ట్యాంక్ యొక్క వాల్యూమెట్రిక్ ఎక్యుములేషన్ రేటు ఇది ఇన్లెట్ ఫ్లో రేటు మైనస్ అవుట్లెట్ ప్రవాహం రేటుకు కు సమానంగా ఉండాలి రెండవ సమీకరణం ఎనర్జీ బాలన్స్ కాబట్టి మీరు ఈ pCp ను ఈ వైపు గుణిస్తే ఇన్లెట్ ఎంథాల్పీ Fi X ρCpFi Ti అని మీరు కనుగొంటారు మనం దీనిని అర్థం చేసుకోవచ్చు మీరు గుణించినట్లయితే మీకు ఇక్కడ ρCp లభిస్తుంది మీరు ఇక్కడ ఒక ρCp లభిస్తుంది మీకు ఇక్కడ ρCp లభిస్తుంది కాబట్టి pCpFiTi అనేది ఇన్కమింగ్ ద్రవం యొక్క ఇన్పుట్ ఎంథాల్పీ ఇది అవుట్గోయింగ్ ద్రవం యొక్క అవుట్పుట్ ఎంథాల్పీ కాబట్టి ఇక మిగిలింది ఈ కాయిల్ ద్వారా అదనపు ఉష్ణ ఇన్పుట్ కాబట్టి ఇది ఇన్పుట్ మైనస్ అవుట్పుట్ యొక్క నెట్ మొత్తం చాలా ప్రామాణికమైన ప్రక్రియ యొక్క ఉష్ణోగ్రతను పెంచే దిశగా వెళుతుంది ఇప్పుడు మనం మొదట సరళత కోసం Fi ఊహించుకుందాం వాస్తవానికి Fi మరియు F ఒకేలాఉండాలి మరొక నియంత్రణ లూప్ ఉండవచ్చు మీరు లెవెల్ ని కొనసాగించాలనుకుంటే మరొక నియంత్రణ లూప్ ఉండవచ్చు ఇది F ని నియంత్రిస్తుంది ఒక Fi ని సరిపోల్చడానికి ఒక పంపును ఉపయోగించుకోవచ్చు మీరు లెవెల్ ని స్థిరంగా ఉంచాలనుకుంటే అటువంటి లూప్ ఉనికిలో ఉందని మరియు ఏదో ఒకవిధంగా రూపొందించబడిందని అనుకుందాం కాబట్టి ఒకసారి మనం F కి సమానమైన Fi కలిగి ఉన్నట్లయితే కాబట్టి ఇది సమీకరణం మొదటి పదం Fi అవుతుంది ఎందుకంటే Fi F కాబట్టి మరొక పరిస్థితి మనం మరొక పరిస్థితి ని చూద్దాం కాబట్టి ఇప్పుడు ఉష్ణోగ్రత స్థిరంగా ఉండాలని సరిగ్గా స్థిరంగా ఉండాలని కోరుకుందాం ఇక్కడ డిస్టర్బన్స్ ఏమిటి ఉదాహరణకు Fi మరియు F స్థిరంగా ఉన్నాయని మనం అనుకుంటే అది కూడా ఒక డిస్టర్బన్స్ కావచ్చు కానీ అది మారదు తద్వారా మనం పరిగణించని డిస్టర్బన్స్ మార్పు కాని Tiలో ఒక డిస్టర్బన్స్ మార్పు ఉండవచ్చు అంటే ప్రవహించే ఇన్లెట్ ద్రవం దాని ఉష్ణోగ్రతలో తేడా ఉంటుంది కాబట్టి దాని ఉష్ణోగ్రత మారుతూ ఉన్నట్లయితే మనం చేయవలసినది ఈ T ని నిర్వహించడానికి ఉష్ణోగ్రత Q ను హీట్ ఇన్పుట్ Q గా మార్చాలి ఇది మా నియంత్రణ సమస్య మరియు ఇప్పుడు మనం ఫీడ్బ్యాక్ నియంత్రణ ఉంచినట్లైతే అప్పుడు ఉష్ణోగ్రత మార్పు మొదట T ని ప్రభావితం చేయవలసి ఉంటుంది మరియు అందువల్ల ద్రవ మొత్తం ద్రవ్యరాశి ఎప్పుడు మారుతుందో మనం ఉహించినప్పుడు T మారుతుంది కాబట్టి T మారడానికి ముందు చాలా సమయం పడుతుంది ఎందుకంటే ఇది వాల్యూమ్ ద్వారా కలపాలి ఈ Ti ని మనం గ్రహించినట్లయితే మనం ఉష్ణోగ్రత సెన్సార్ టెంపరేచర్ ట్రాన్స్మిటర్ మరియు ఒక కంట్రోలర్ను ఉంచి దానిని తిరిగి ఇక్కడ ఫీడ్ చేసుకుందాం ఇక్కడ మనం సెట్ పాయింట్ ఇస్తాము కాబట్టి మనం డిస్టర్బన్స్ ని సెన్స్ చేస్తుంటాం మరియు ఇది నా ఫీడ్ఫార్వర్డ్ కంట్రోలర్ మరియు నేను ఇక్కడ ఈ ఇన్పుట్ను వర్తింపజేస్తున్నాను అలా అయితే Q కోసం నా నియంత్రణ లా ఎలా ఉండాలి అంటే ఉష్ణోగ్రత ఈ సమీకరణం యొక్క ఎడమ వైపు సున్నా అవుతుంది అంటే ఉష్ణోగ్రత పెరగదు కాబట్టి అలాంటి సందర్భంలో ఏమి జరుగుతుందంటే మనకు కుడి వైపు సున్నాకి సమానం అంటే T ఈ సంబంధానికి సమానం ఇప్పుడు నేను T సెట్ పాయింట్కు సమానంగా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి T ని T సెట్ పాయింట్కు సమానంగా ఉంచడానికి ఇది నా నియంత్రిక కాబట్టి ఇది నా చివరి ఫీడ్ఫార్వర్డ్ నియంత్రణ లా ఇది సెట్ పాయింట్ ను ఇన్పుట్ గా తీసుకుంటుంది డిస్టర్బన్స్ ను ఇన్పుట్ గా తీసుకుంటుంది ఈ కోఎఫిసిఎంట్ లన్నింటినీ కలిగి ఉన్న మరియు ప్లాంట్కు ఇన్పుట్గా వెళ్లే అవుట్పుట్ను ఉత్పత్తి చేసే ప్రక్రియ ను తీసుకుంటుంది కాబట్టి నేను రో యొక్క విలువలో ఏదైనా ఎర్రర్ ఉంటే లిక్విడ్ డెన్సిటీ యొక్క విలువ వెంటనే Q విలువ ఎక్కువ ఉంటుంది మరియు ఉష్ణోగ్రత Tsp తో సరిపోలదు కాబట్టి ఇది మా సమస్య మనం స్థిరమైన స్టేట్ మోడల్ ఆధారంగా ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోలర్ను రూపొందించగలిగాము కాబట్టి నియంత్రిక గురించి కొన్ని వ్యాఖ్యలను చూద్దాము మొదట నియంత్రిక అవసరం సరళమైనది కాని మీకు F T ఉన్నందున ఈ విషయాలన్నీ కలిసి గుణించగలవు కాబట్టి సరళంగా ఉండబోతున్నట్లు ఎటువంటి హామీ లేదు కాని అది మనకు ఎటువంటి తేడా కలిగించదు మనం ఎల్లప్పుడూ నాన్ లినియర్ లెక్కలను చేయవచ్చు ఒక ప్రక్రియలో ఖచ్చితమైన ప్రాసెస్ మోడల్ అవసరం నేను ముందు చెప్పినట్లుగా మీరు ఏవైనా కోఎఫిసిఎంట్ లలో ఎర్రర్ లను చూస్తే మీకు నియంత్రణలో ఎర్రర్ ఉన్నట్టు స్థిరమైన స్టేట్ ఫీడ్ ఉండేటట్లు చూడండి కాబట్టి ఏమి జరుగుతుంది అంటే Ti లో మీకు స్టెప్ ఇన్పుట్ ఉంటే Q లో ఒక స్టెప్ మార్పు ఉంటుంది కానీ Q లో ఒక స్టెప్ మార్పు వేటిని ప్రభావితం చేయకపోవచ్చు ట్యాంక్లోని ఉష్ణోగ్రత యొక్క ప్రతిస్పందనను ఒక ట్రాన్సియెంట్గా సరిగ్గా సరిపోలకపోవచ్చు అది ఒక ట్రాన్సియెంట్ కావచ్చు అది ఒక ఇన్స్టంట్ నుండి మరొక ఇన్స్టంట్ వరకు ఉష్ణోగ్రతతో సరిపోలడం సాధ్యం కాదు అలా చేయడం కోసం మీరు ట్రాన్సియెంట్ లెవెల్ లో కూడా ట్రాన్సియెంట్ సరిపోలికను కలిగి ఉండాలనుకుంటే మీరు డైనమిక్ మోడళ్ల ఆధారంగా ఫీడ్ఫార్వర్డ్ కంట్రోలర్లను రూపొందించాలి ఇది కూడా కష్టం కానీ మీరు చెల్లించే ధర సరళమైన ప్రాసెస్ మోడల్ను ఉపయోగిస్తున్నందుకు చెలించవచ్చు కాబట్టి ట్రాన్సియెంట్ రెస్పాన్స్ షేపింగ్ కోసం మనకు ఖచ్చితమైన డైనమిక్ మోడల్ డైనమిక్ ఫీడ్ ఫార్వర్డ్ నియంత్రణ అవసరం కాబట్టి మనం ఒక సాధారణ ఉదాహరణను చూద్దాం ఈ సమస్య సరళంగా పొడిగిస్తే మనం డైనమిక్ మోడల్ను ఎలా రూపొందించగలము ముందు ముందు చూద్దాం డైనమిక్ మోడల్ ఆధారంగా ఫీడ్ఫార్వర్డ్ కంట్రోలర్ డిజైన్ మరలా అదే ప్రక్రియ మళ్ళీ అదే సమీకరణాలు ఇప్పుడు చాలా స్పష్టంగా మీరు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే మీకు ఇలాంటి మోడల్ వస్తుంది ఇక్కడ ఇది రో ఉండాలి ఇది తప్పుగా టైప్ చేయబడింది ఇది రో అయి ఉండాలి ఇది టౌ టైమ్ కాన్స్టాంట్ ఇది కూడా టౌ ఇది ప్రక్రియ యొక్క టైమ్ కాన్స్టాంట్ ఈ ప్రక్రియ యొక్క కాన్స్టాంట్ సాధారణంగా ఇది ప్రక్రియ యొక్క పరిమాణం అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు Ah అయితే ఇది V అయితే మరియు ఇన్లెట్ ఫ్లో రేటు Fi అయితే టైమ్ కాన్స్టాంట్ V Fi పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ప్రక్రియ యొక్క డైనమిక్ పారామితి అయిన టైమ్ కాన్స్టాంట్ ఇది మోడల్ను డైనమిక్గా చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు ఇచ్చిన సిస్టమ్ యొక్క డైనమిక్ మోడల్ ఉంది పాత కాలం మాదిరిగానే ఇప్పుడు మీరు సరిపోల్చాలనుకుంటే మీరు T సెట్ పాయింట్ s అయిన Tsps ను s అంటే డైనమికల్గా అని నేను సెట్ పాయింట్ యొక్క టైం ఫంక్షన్ ని ఉష్ణోగ్రత యొక్క టైం ఫంక్షన్ కు సరిపోల్చాలనుకుంటున్నాను కాబట్టి మనం T Tsp T Tsp అంటే ఇప్పుడు T Tsp అయితే ప్రతి టైం ఇన్స్టంట్ తుది విలువలు కాదు మనం T Tsp ఉంటే అప్పుడు స్పష్టంగా మనం వాటిని లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ డొమైన్లో పరిగణించినట్లయితే T Tsp మునుపటి సమీకరణంలో ఎడమ చేతి వైపు ఉన్న T మరియు పక్కన Tsp ను ఉంచి అప్పుడు అక్కడ Q కోసం పరిష్కరిస్తే మీకు ఈ సమీకరణం లభిస్తుంది ఇది ఇప్పుడు నా కొత్త డైనమిక్ ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ లా సెట్ పాయింట్ మార్పు 1 1 sτ గుణించబడిందని చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది దీని అర్థం ఏమిటి మీరు అకస్మాతుగా సెట్ పాయింట్ మార్పు ఇస్తే అప్పుడు ఏమి జరుగుతుందంటే దానికి విపరీతంగా అధిక ఇన్పుట్ అవసరం కాబట్టి వాస్తవానికి ఈ నియంత్రిక చాలా తేలికగా గ్రహించబడదు మరియు మీరు అలాంటి కమాండ్ మార్పులను ఇవ్వలేరు ఆ మార్పులు గణితశాస్త్రంలో మీరు ఎల్లప్పుడూ సమానం చేయవచ్చు కానీ ఈ సమీకరణం మీకు చెబుతుంది ఒక సెట్ పాయింట్ మార్పు ఉంటే మరియు మీరు ఉష్ణోగ్రత కావాలనుకుంటే ఖచ్చితంగా సెట్ పాయింట్ మార్పును అనుసరించండి అప్పుడు మీరు స్పష్టంగా ప్రక్రియకు ఇంపల్స్ ఇన్పుట్ ఇవ్వాలి కానీ అది సాధ్యం కాదు అక్కడ యాక్చుయేటర్ల సాచురేషన్ ఉంటుంది మరియు ప్రతిస్పందన గ్రహించబడదు కాని నెమ్మదిగా మారుతున్న సెట్ పాయింట్ మార్పులకు ఈ పనులు వాస్తవానికి చేయవచ్చు అందుకే కొన్నిసార్లు మీరు చేసేదాన్ని కమాండ్ ప్రీ ఫిల్టరింగ్ అని పిలుస్తారు అంటే మీరు ప్రాసెస్కు సెట్ పాయింట్ను వర్తించే ముందు ప్రీ ఫిల్టర్ను ఉంచుతారు కనుక ఇది మరొక పరిశీలన అయినప్పటికీ ఈ చట్టాన్ని రూపొందించడానికి మీకు డైనమిక్ పారామితి టౌ అవసరం మరియు స్టెప్స్ సెట్ పాయింట్ల కోసం ఈ నియంత్రణ లా గ్రహించబడదు కాబట్టి మనకు సెట్ పాయింట్ల వంటి దశ ఉంటే అందువల్ల కమాండ్ ప్రీ ఫిల్టర్ అని పిలవబడే వాటిని మనం తరచుగా ఉంచుతాము దీనిలో మనం చేసేది ఏమిటంటే ఆపరేటర్ సెట్పాయింట్ను నేరుగా ప్లాంట్కు ఇవ్వడానికి అనుమతించము కాని మేము ఒక ఫిల్టర్ను ముందు ఉంచుతాము తద్వారా అతను సెట్ పాయింట్ను ఇచ్చినా కూడా ప్లాంట్కు వెళ్లే అసలు సెట్ పాయింట్ నెమ్మదిగా పెరుగుతుంది కాబట్టి అలాంటి సందర్భంలో ఈ కంట్రోల్ ఇన్పుట్ సాచురేషన్ u జరగదు మరియు మీరు దానిని నియంత్రించవచ్చు కాబట్టి ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోలర్ను ఎలా రూపొందించవచ్చు అనే దానికి ఇది చాలా సరళమైన ఉదాహరణ ఇప్పుడు ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ యొక్క లోపాలను చూద్దాం నియంత్రణ అనేది మోడల్ ఖచ్చితత్వంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఏమి చేయాలి వాస్తవానికి రెండింటి నుండి ఉత్తమమైన వాటిని కలిగి ఉండాలని మనం కోరుకుంటున్నాము అంటే త్వరగా స్పందించే నియంత్రిక దశలను మరియు డిస్టర్బన్స్ కలిగించే మార్పులను కోరుకుంటున్నాము కాని మన నియంత్రణ లా తప్పక మోడల్ ఖచ్చితత్వంపై కీలకంగా ఆధారపడి ఉండాలి మరియు మోడల్ కొంచెం సరికానిది అయితే వెంటనే మనం నియంత్రణ పనితీరులో ఎర్రర్ ను పొందుతాము కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే మీరు మిక్స్ మరియు మ్యాచ్ చేయాలి మనం రెండిటి లోని ఉత్తమమైన దానిని పొందడం కోసం ఫీడ్బ్యాక్ ని ఫీడ్బ్యాక్తో కలపాలి కాబట్టి దీన్ని ఎలా చేయాలో చూద్దాం కాబట్టి ఈ సమస్యను చూద్దాం ఇక్కడ ఏమి జరుగుతుందంటే అదే ప్రక్రియ మనకు ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోలర్ ఉంది మనకు కమాండ్ ప్రీ ఫిల్టర్ నుండి వస్తున్నT సెట్ పాయింట్ ఉంది కమాండ్ ప్రీ ఫిల్టర్ మరియు Ti ఈ Fi ద్వారా వెళుతున్నప్పుడు ఇది రో Cp అయి ఉండాలి ఆపై మనం u పొందుతున్నాము కానీ ఇప్పుడు దానితో పాటు మనం మరొక లూప్ను కూడా జతచేస్తున్నాము కాబట్టి ఈ భాగం మనం చూసిన సాధారణ ఫీడ్ఫార్వర్డ్ ఈ భాగం ఇక్కడ మనం సెట్ పాయింట్ ను ఇచ్చే డిస్టర్బన్స్ ను కొలుస్తున్నాము మరియు మా పాత లెక్కించిన లా ప్రకారం మనం నియంత్రణ ఇన్పుట్ ఇస్తున్నాము కానీ ఇప్పుడు కంట్రోల్ ఇన్పుట్ వాస్తవానికి రెండు భాగాలను కలిగి ఉంది ఒక భాగం ఫీడ్ ఫార్వర్డ్ నుండి వస్తుంది మరొక భాగం ఫీడ్బ్యాక్ నుండి వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం T ని కూడాకొలుస్తున్నాము మరియు దానిని ఇక్కడ సెట్ పాయింట్ ఉత్పత్తి చేసిన ఎర్రర్ తో పోల్చి తిరిగి ఫీడ్ చేస్తున్నాము ఆపై PI నియంత్రిక ద్వారా ఫీడ్ చేస్తున్నాము కాబట్టి ఇది నా U ఫీడ్బ్యాక్ మరియు ఇది U ఫీడ్ ఫార్వార్డ్ కలిసి మీకు ఇస్తుంది కాబట్టి ఏమి జరుగుతుందంటే రో లో మోడలింగ్ ఎర్రర్ ఉందని అనుకుందాం కాబట్టి రో విలువ కొంచెం తక్కువగా ఉండవచ్చు కాబట్టి ఏమి జరుగుతుం దంటే కంట్రోల్ ఇన్పుట్ ఫీడ్ర్ ఫార్వర్డ్ లో ఇవ్వాలి కాబట్టి ఫీడ్ర్ ఫార్వర్డ్ లో ఇచ్చ్చిన ఇన్పుట్ u ఇప్పుడు కొద్దిగా తక్కువగా ఉంటుంది కనుక ఇది కొంచెం తక్కువగా ఉంటే ఏమి జరుగుతుందంటే ఇప్పుడు కొన్ని కంట్రోల్ ఎర్రర్ ఏర్పడుతుంది కాబట్టి ఆ కంట్రోల్ ఎర్రర్ ఇప్పుడు ఫీడ్బ్యాక్ భాగం ద్వారా గ్రహించబడుతుంది మరియు అది అదనపు ఇన్పుట్ను అందిస్తుంది కాబట్టి మోడలింగ్ ఎర్రర్ కారణంగా ఇది తక్కువగా ఉంటే అవసరానికి మించి ఎక్కువ లేదా పెద్దదిగా మారుతుంది అప్పుడు సంబంధిత కంపెన్సేటింగ్ కరెక్షన్ ఫీడ్బ్యాక్ ఇన్పుట్ ద్వారా ఇవ్వబడుతుంది మరియు తరువాత మొత్తం ఇన్పుట్ సరైనది అవుతుంది కాబట్టి ఏమి జరుగుతుందంటే ఫీడ్ ఫార్వర్డ్ నుండి వచ్చే చాలా ఇన్పుట్ త్వరగా వస్తుంది అంటే మీరు చాలా వేగం పొందుతారు మోడల్ ఎర్రర్ ల కారణంగా కొంత ఇన్పుట్ మాత్రమే రాదు ఎందుకంటే ఆ చిన్న ఇన్పుట్ ఫీడ్బ్యాక్ ద్వారా అందించబడుతుంది కాబట్టి ఆ చిన్న ఇన్పుట్ నెమ్మదిగా వచ్చినా చాలా వరకు వేగంగా కరెక్ట్ చేస్తుంది కాబట్టి మీకు చాలా మంచి స్పందన వస్తుంది మరియు స్టడీ స్టేట్ లో ఫీడ్బ్యాక్ కరెక్షన్ ల వల్ల మీకు ఎటువంటి ఎర్రర్ రాదు కాబట్టి మీరు రెండిటి లోనూ ఉత్తమమైనవి పొందుతారు కాబట్టి ఫీడ్బ్యాక్తో ఫీడ్ ఫార్వర్డ్ ను కలపడం యొక్క ప్రాథమిక ఆలోచన ఇది ఫీడ్బ్యాక్ను ఎల్లప్పుడూ ఫీడ్ ఫార్వార్డ్తో కలపడానికి ఇది కారణం స్వచ్ఛమైన ఫీడ్ ఫార్వర్డ్ దాదాపు ఎక్కడా వర్తించదు కాబట్టి ఇప్పుడు మనం మొదట కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాము స్టెబిలిటీ కరెక్టరిస్టిక్ ఫీడ్బ్యాక్ లూప్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది స్పష్టంగా ఫీడ్ ఫార్వర్డ్ లూప్ చేయనందున ఇది ఒక రకమైన ఓపెన్ లూప్ కాబట్టి ఇక్కడ స్టెబిలిటీ ప్రశ్న లేదు కానీ నియంత్రణ శక్తి చాలావరకు ఫీడ్ ఫార్వర్డ్ నుండి వస్తుంది ఎందుకంటే మీరు చాలా కరెక్షన్ లు వేగంగా రావాలని కోరుకుంటారు కాబట్టి మీరు ఫీడ్ ఫార్వర్డ్ గెయిన్ లను సర్దుబాటు చేస్తారు సెట్ పాయింట్ లేదా ఆ డిస్టర్బన్స్ లోని చేంజ్ కోసం అవసరమైన U యొక్క గరిష్ట భాగం ఫీడ్ ఫార్వర్డ్ నుండి వస్తోంది కాబట్టి చాలా ఎనర్జీ ఫీడ్ ఫార్వర్డ్ నుండి వస్తోంది మరియు ఫీడ్ ఫార్వర్డ్లోని నియంత్రణ ఎర్రర్ మాత్రమే ఫీడ్బ్యాక్ నియంత్రణ ద్వారా సరిదిద్దబడుతుంది కాబట్టి ఫీడ్బ్యాక్ నుండి వచ్చే కంట్రోల్ ఇన్పుట్ వాస్తవానికి విలువ తక్కువగా ఉంటుంది అందుకే కొన్నిసార్లు దీనిని ఫీడ్బ్యాక్ ట్రిమ్ అంటారు కాబట్టి ఇప్పుడు చూద్దాం ఇది ఫీడ్ ఫార్వర్డ్తో ఫీడ్బ్యాక్ను జోడించే ఒక మార్గం ఇది అడిటివ్ కరెక్షన్ లాంటిది మీరు మొదట ఫీడ్ ఫార్వార్డ్ను వర్తింపజేయడం ఏదో మిగిలి ఉంది కాబట్టి మీరు ఫీడ్బ్యాక్ పదాన్ని ఇచ్చి ఇన్పుట్తో జోడించండి మరోవైపు మనం దీన్ని కొంచెం భిన్నమైన రీతిలో కనెక్ట్ చేయవచ్చు ఉదాహరణకు మనం ఇక్కడ ఏమి చేస్తున్నాం మనకు సాధారణ ఫీడ్ ఫార్వర్డ్ ఉంది మళ్ళీ మనం డిస్టర్బన్స్ ను కొలుస్తున్నాము ఇది ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోలర్ మరియు మనం మీకు ఇక్కడ మళ్ళీ ప్రామాణికం ఇస్తున్నాము అదే పరిస్థితి ఇప్పుడు మనం నేరుగా అందించని సెట్ పాయింట్ ఇంతకుముందు మనం సెట్ పాయింట్ను నేరుగా ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోలర్కు అందిస్తున్నాము ఇప్పుడు సెట్ పాయింట్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ ద్వారా అందించబడుతోంది కాబట్టి ఏమి జరుగుతుందంటే ఫీడ్బ్యాక్ కంట్రోలర్ ఫీడ్ ఫార్వర్డ్ నియంత్రణకు ఒక సెట్ పాయింట్ను అందిస్తుందని అనుకుందాం కాబట్టి ఫీడ్ ఫార్వర్డ్ చర్య కారణంగా ఈ ఇన్పుట్ సరైనది కానట్లయితే T మరియు T సెట్ పాయింట్ మధ్య వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఉంటే T మరియు T సెట్ పాయింట్ మధ్య వ్యత్యాసం ఉన్నట్లయితే వెంటనే కొంత లోపం ఉంటుంది మరియు ఆ లోపం కారణంగా ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోలర్కు అందించబడుతున్న సమానమైన సెట్ పాయింట్ పెంచబడుతుంది కాబట్టి ఫీడ్బ్యాక్ కంట్రోలర్ నిరంతరం ఆపరేటర్ లాగానే ఉంటుంది ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోల్ పనితీరును చూసే ఆపరేటర్ ఉంది మరియు ఉష్ణోగ్రత సరిగ్గా వచ్చేవరకు క్రమంగా సెట్ పాయింట్ను మారుస్తుంది కాబట్టి ఇక్కడ ఆలా జరుగుతుంది ఫీడ్బ్యాక్ కంట్రోలర్ ఉష్ణోగ్రతను చూసి ఎర్రర్ ఆధారంగా ఇది ఫీడ్ ఫార్వర్డ్ కు సెట్ పాయింట్ను పెంచడం లేదా తగ్గించడం కొనసాగిస్తుంది దీని ప్రకారం దాని నియంత్రణ ఇన్పుట్ ని ఇస్తుంది కాబట్టి ఇవి రెండు వేర్వేరు కాన్ఫిగరేషన్లు ఫీడ్ ఫార్వర్డ్ కంట్రోలర్ను ఫీడ్బ్యాక్ కంట్రోలర్తో కలపవచ్చు మరియు ఇక్కడ కూడా ఫీడ్బ్యాక్ కంట్రోలర్ స్టెబిలిటీ ని ప్రభావితం చేస్తుంది అయితే మనం స్టెబిలిటీ ప్రశ్నను చాలా లోతుగా పరిశీలించలేము కాని స్పష్టంగా ఫీడ్బ్యాక్ కంట్రోలర్ స్టెబిలిటీ ని ప్రభావితం చేస్తుంది ఎందుకంటే ఇది జరగవచ్చు లూప్ అస్థిరంగా ఉంటే ఇది సమానమైన T సెట్ పాయింట్ వాస్తవానికి ఆసిలేట్ చేయగలదు మరియు తరువాత మొత్తం లూప్ ఆసిలేట్ అవుతుంది సహజంగానే అలాంటిది జరగవచ్చు మనం ఇక్కడ వివరంగా పరిశీలించనప్పటికీ స్టెబిలిటీ వంటి ప్రశ్నలు విశ్లేషించడం అంత సులభం కాదు